ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ అండ్ డిజైన్ యొక్క 24 వ మాడ్యూల్ కు స్వాగతం మునుపటి మాడ్యూల్ నుండి మొదలుపెట్టి మనము వేర్వేరు UML డయాగ్రమ్ ల గురించి చర్చించడం ప్రారంభించాము、ప్రత్యేకంగా యూజ్ కేస్ డయాగ్రమ్స్ గురించి చర్చిస్తున్నాం దాన్ని కొనసాగిద్దాం యూజ్ కేస్ డయాగ్రమ్ లో యాక్టర్ ని నిర్వచించే కొన్ని భాగాలు ఉన్నాయని మనం తెలుసుకొన్నాం యూజ్ కేస్ డయాగ్రమ్ లోని యాక్టర్స్ యూజ్ కేస్ చర్యలను ప్రారంభిస్థాయి లేదా కొన్ని యూజ్ కేసులకు నిష్క్రియాత్మక యాక్టర్స్ గా ప్రతిస్పందించవచ్చు మనం యాక్టర్స్ యొక్క విభిన్న వర్గీకరణలను చూశాము ఇక రెండవ కాంపొనెంట్ మనం సిస్టమ్ లో పొందుపరచాలనుకొన్న నిర్ధిష్టమైన కార్యాచరణలైన యూజ్ కేసులు ఇవి యాక్టర్స్ ప్రారంభించే చర్యలు ప్రతి యూస్ కేస్ కు ఒక పేరు ఉంటుంది అలాగే మనం స్పెసిఫికేషన్ లో చూసినట్లుగా దాని ముందస్తు షరతు తరవాత షరతు వైఫల్య స్థితి మరియు సరైన లేదా దానికి తగ్గవన్నింటిని ఒక పేరు ద్వారా వర్ణించబడతాయి ఇక ఈ మాడ్యూల్లో యూజ్ కేస్ ల మధ్య ఉండే రిలేషన్షిప్స్ గురించి చర్చిద్దాం సాధారణంగా యూజ్ కేస్ ల మధ్య మూడు ప్రధాన రిలేషన్షిప్స్ ఉంటాయి వీటిని క్లుప్తంగా చెప్పటం జరిగింది ఈ ప్రధానాంశాలు ప్రతి స్లయిడ్ యొక్క ఎడమ వైపున కూడా అందుబాటులో ఉంచాము యూజ్ కేసు ల మధ్య రిలేషన్షిప్ వివిధ రకాలుగా ఉండవచ్చు మనం రిలేషన్షిప్ గురించి చర్చించుకునేటప్పుడు ఇది ప్రాథమికంగా రెండు యూజ్ కేసు ల మధ్య ఆధారపడేదిగా కనపడుతుంది ఒక రిలేషన్షిప్ అంటే ఏమిటంటే ఇక్కడ ఒక యూజ్ కేస్ ఉండి ఇక్కడ మరొక యూజ్ కేస్ ఉందడి ఈ రెండిటి మధ్య ఒక రకమైన పరస్పర ఆధారత ని చూపించటామనమాట సాధారణంగా సిస్టం ను మోడలింగ్ చేసే వ్యక్తి ఆ యూస్ కేసుల మధ్య ఉండే రిలేషన్షిప్ ని నిర్ణయిస్తాడు స్పెసిఫికేషన్ విశ్లేషణలో బాగంగా ఈ చర్యల మధ్య ఉన్న వివిధ పరిస్థితులను బట్టి మనం వేర్వేరు రిలేషన్షిప్స్ ని గుర్తిస్తాం ఇక్కడ మనము మూడు రిలేషన్షిప్స్ గురించి తెలుసుకుంటాం ఇంక్లూడ్ రిలేషన్షిప్ ఎక్స్టెండ్ రిలేషన్షిప్ మరియు జెనరలైజేషన్ రిలేషన్షిప్ మనము మొదటగా ఇంక్లూడ్ i రిలేషన్షిప్ తో ప్రారంభిద్ధాం ఇంక్లూడ్ రిలేషన్షిప్ లో ఒక యూజ్ కేస్ ఉంటూ దానిలో మరొక యూజ్ కేస్ ను కలిగి ఉంటుంది కాబట్టి ఇంక్లూడ్ రిలేషన్షిప్ ప్రాథమికంగా పునర్వినియోగాన్ని తెలియజేస్తుంది మనం సాధారణ ప్రోగ్రామింగ్ పరంగా చూస్తే ఇంక్లూడ్ రిలేషన్షిప్ అనేది ఒక ఫంక్షన్ అది మరొక దాన్ని కాల్ చేయటం వంటిదన్నమాట ఉదాహరణకు మనం కొన్ని చర్యలను చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మెయిన్ ఫంక్షన్ వాల్యూస్ ను ప్రింట్ చేయటం వంటి కొన్ని చర్యలను కోరుకుంటే అది వాటిని నేరుగా ముద్రించటానికి బదులుగా ప్రధాన 'ప్రింట్ ఎఫ్' ని వాడుతుంది అసలు ప్రింటింగ్ ప్రక్రియనంతా 'ప్రింట్ ఎఫ్' చూసుకుంటుంది ఇప్పుడు మెయిన్ అనేది ఒక యూజ్ కేస్ అయితే ప్రింట్ ఎఫ్ అనేది ఇంకొక యూజ్ కేసు అవుతుంది ఇది ఒక సాధారణ ప్రోగ్రామింగ్ ప్రక్రియ కానీ మనమిక్కడ గమనిస్తే యూజ్ కేస్ A ఉన్నప్పుడల్లా దానిని పనిని పూర్తిచేయటానికి ఇంకొక యూజ్ కేస్ B అవసరముండవచ్చు అప్పుడు దానిని ఇలా 'A includeB' గా సూచిస్తాము మనం ఈ రిలేషన్షిప్ యొక్క దిశను గమనించాలి A అనేది ఆదిమమనుకుంటే B దానికి అవసరం అప్పుడు B అనేది A లో అంతర్గతమైన ఇంక్లూడ్ యూజ్ కేస్ అవుతుంది B దేనిమీదా ఆధారపడదు వాస్తవానికి ఇతర యూజ్ కేసులు కూడా B లో ఉండవచ్చు కాబట్టి బాణం యొక్క దిశ A నుండి B వైపుకు ఉంటుంది బాణం గుర్తు డాష్ డాష్ లా రాయబడుతుంది ఇది ఒక ఇంక్లూడ్ రిలేషన్షిప్ అని స్పష్టంగా చెప్పడానికి మనం ఈ విరామ చిహ్నాలను ఉపయోగిస్తాము అంటే B యొక్క బిహేవియర్ A బిహేవియర్ లో ఇమిడియున్నదని దీని అర్థం ఎందుకంటే ఒకానొక సమయంలో యూజ్ కేస్ A అమలులో ఉన్నప్పుడు అది B సహాయం కోరి దానిని పూర్తి చేస్తుంది ఇలా అంతర్గ్హతమైయున్న B యూజ్ కేస్ ఈ A బేస్ కేసు అమలుకు అవసరం కాబట్టి B లేకుండా మనం A ను అమలుచయలేము ఇది ఇంక్లూడ్ రిలేషన్షిప్ యొక్క ప్రాధమిక భావన ఉదాహరణకు మనకు క్యాలెండర్ లాంటి అప్లికేషన్ ఉందనుకొంటే వివిధ రకాలైన అపాయింట్మెంట్ ను ఇన్సర్ట్ లేదా క్రియేట్ insert create చేయవలసి ఉంటుంది అపాయింట్మెంట్ ను క్రియేట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన వ్యక్తులకు సమాచారం పంపించబడుతుంది ఇలా ఇక్కడ ఒక యూజ్ కేస్ ఇన్సర్ట్ అపాయింట్మెంట్ నుంచి మరొక యూజ్ కేస్ అయిన నోటిఫై పార్టిసిపెంట్ కు ఇంక్లూడ్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఇన్సర్ట్ అపాయింట్మెంట్ అనేది బేస్ కేసు అయితే నోటిఫై పార్టిసిపెంట్ ఇంక్లూడ్ చేయబడిన యూజ్ కేస్ ఇక్కడ మనం గమనిస్తే వేర్వేరు ఫంక్షన్ల నుండి పిలవబడే ఫంక్షన్ల మాదిరిగానే ఈ నోటిఫై పార్టిసిపెంట్ వేరే ఇతర యూజ్ కేసులలో ఇంక్లూడ్ చేయబడవచ్చు ఉదాహరణకు మన దగ్గర ఇంకొక యూజ్ కేస్ అయిన కాన్సెల్ యూజ్ కేస్ ఉంటే అప్పుడు అపాయింట్మెంట్ రద్దు చేసినప్పుడు తప్పకుండా దానికి సంబంధించిన పార్టిసిపెంట్స్ కు సమాచారం అందించాల్సిన అవసరముంది కాబట్టి నోటిఫై పార్టిసిపెంట్ కూడా కెన్సీల్ అపాయింట్మెంట్ యూజ్ కేసులో ఇంక్లూడ్ చేయబడుతుంది మనం తయారుచేసే ఎల్ఎంఎస్ సిస్టం గురించి మాట్లాడుతున్నప్పుడు - ప్రతి సెలవు చెల్లుబాటు అవుతుందా లేదా అని తెలుసుకోవటానికి తనిఖీ ప్రక్రియ అవసరం అటువంటి యూజ్ కేస్ వేలిడేట్ యూజ్ కేస్ అనుకొంటే లీవ్ సక్రమమైనదో కాదో తెలుసుకోవటానికి చేయవలసిన చర్యలన్నీ అందులో పొందుపరచి ఉంటాయి ఎప్పుడైనా ఒక రిక్వెస్ట్ లీవ్ ను ప్రాసెస్ చేస్తునప్పుడు ఈ ఇంక్లూడ్ అవసరముంటుంది ఒక ఎంప్లాయ్ లీవ్ రిక్వెస్ట్ చేసినప్పుడు లీవ్ రికార్డు తయారుచేసేముందు తూచగా ఆ లీవ్ రిక్వెస్ట్ సరైనాదోలేదో పరిశీలించాలి కాబట్టి ఇక్కడ రిక్వెస్ట్ లీవ్ బేస్ యూస్ కేసు అయితే వేలిడేట్ లీవ్ ఇంక్లూడ్ కేసుగా ఉంటుంది అదే విధంగా ఈ వేలిడేట్ లీవ్ కేసును వేరే యూస్ కేసులు అయినటువంటి అప్రూవ్ లీవ్ లో కూడా ఇంక్లూడ్ కేసుగా ఉండవచ్చు - లీడ్ లీవ్ ను అనుమతిస్తునప్పుడల్లా ఆ లీవ్ సరైనాదోలేదో అది లీడ్ పెట్టిన షరతులన్నింటికి లోబడి ఉందోలేదో పరీక్షించాలి యూజ్ కేసుల మధ్య ఉండే రెండవ రిలేషన్షిప్ ని ఎక్స్టెండ్ రిలేషన్షిప్ అంటారు ఎక్స్టెండ్ రిలేషన్షిప్ అనేది యూజ్ కేసులలో లో ఐచ్ఛికమైనది ఇది యూస్ కేసుల మధ్య ఇంకేమైనా ఉండదగిని బిహేవియర్ ను జోడిస్తుంది కాబట్టి యూజ్ కేస్ కోసం ఇప్పటికే నిర్వచించబడిన వాటికి కొన్ని ఆప్షనల్ బిహేవియర్ ను జోడించడానికి దీనిని ఉపయోగించవచ్చు ఇప్పుడు మనం ఈ ఆప్షనల్ బిహేవియర్ ను జోడించాలనుకున్నప్పుడు వాస్తవానికి అది కొన్ని షరతులపై ఆధారపడి ఉంటుంది అలా ఇది షరతులతో కూడిన యూజ్ కేస్ అని కూడా మనం చెప్పవచ్చు ఇక్కడ షరతులు ఎక్స్టెన్షన్ పాయింట్ల గా సూచించబడతాయి మనం ఒక షరతును అమలుచేయాలంటే దానికి సంబంధించిన ఎక్స్టెండ్ రిలేషన్షిప్ ను ఆదేశిస్తాము మనకు ఇక్కడ బేస్ యూజ్ కేసు A ఉంది ఇక్కడ ఎక్స్టెండింగ్ యూజ్ కేసు B ఉంది Aఇంక్లూడ్ B లో B స్వతంత్రమైనది కానీ A బేస్ కేసుకు మాత్రం B అవసరముంటుంది Aఇంక్లూడ్ B లో లా కాకుండా ఈ సందర్భంలో A మరియు B రెండూ కూడా దేనిమీదా ఆధారపడవు స్వతంత్రమైనవి ఇక్కడ ఇది ఐచ్ఛిక లేదా షరతులతో కూడిన సంబంధం ఉంది B ను అమలు చేయాలా వద్దా అనేది ఐచ్ఛికం షరతులతో కూడినది అది A తీసుకొనే నిర్ణయం ఇక్కడ మనం గమనించదగ్గ విషయాలు రెండు ఉన్నాయి A కి B తప్పకుండా అవసరం అయితే B యొక్క బిహేవియర్ ను A లో ఇంక్లూడ్ చేయవచ్చు రెండవది యూజ్ కేస్ B కనుక ఐచ్ఛికం అనుకుంటే అది ఎల్లప్పుడూ A చేత అమలుచేయబడవలసిన అవసరం లేదు యూస్ కేస్ A లో సూచించబడిన స్థానాలను పేర్కొనే కొన్ని ఎక్స్టెన్షన్ పాయింట్ల దగ్గర ఎక్స్టెండింగ్ యూజ్ కేస్ ఉపయోగించబడుతుంది ఏ షరతుమీద ఆ ఎక్స్టెండింగ్ యూజ్ కేసు ఉంచబడుతుందో ఆ షరతుని ఎక్స్టెన్షన్ పాయింట్ సూచిస్తుంది ప్రతి యూజ్ కేస్ కోసం ఒకటి కంటే ఎక్కువ ఎక్స్టెన్షన్ పాయింట్ల ను పేర్కొనవచ్చు ఒకే యూజ్ కేసు ను అమలు చేసే బహుళ విభిన్న పరిస్థితులు కూడా ఉండవచ్చు ఎక్స్టెన్షన్ పాయింట్లకు వేర్వేరు ప్రత్యేకమైన పేర్లు తప్పనిసరిగా ఉండాలి లేకపోతే మనము వాటిని గుర్తించలేము ఒక యూజ్ కేస్ ను చాలా ఎక్స్టెన్షన్ పాయింట్లను పొడిగించవచ్చు ఎక్స్టెన్షన్ పాయింట్ల సంఖ్య పేర్లు మరియు ఎక్స్టెండెడ్ యూజ్ కేసుల సంఖ్యల పరంగా చూస్తే అవి ఒకదానికోకటి ఏకరూపంగా ఉండకపోవచ్చు ఒకటి నుంచి చాలా వాటికి ఉంటూ వాటి మధ్య బాహుత్వ సంబంధాలు ఉండవచ్చు ఉదాహరణకు ఒక సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఇలా ఉందనుకొందాం డిపాజిట్ చేసిన ఫండ్ విలువ 20000 కన్నా ఎక్కువ ఉంటే లేదా డిపాజిటర్ వయస్సు 60 ఏళ్లు పైబడి ఉంటే ఆ ఖాతాకు అదనపు చెల్లింపు జమ చేయవచ్చు అసలు బోనస్ను లెక్కించే యూజ్ కేస్ క్యాలిక్యులేట్ బోనస్ అయితే అసలు జమ చేసే ఫండ్ ను లెక్కించే యూస్ కేసు డెపోసిటెడ్ ఫండ్ అమౌంట్ అనుకుంటే అప్పుడు వాటి మధ్య ఆ షరతులకు సంబంధించిన ఎక్స్టెన్షన్ పాయింట్ ఉండవచ్చు ఇక్కడ ఉన్న సీనియర్ పౌరసత్వ షరతు ఫండ్ స్థాయి షరతు ఇవి మనం డయాగ్రమ్ లో చూస్తాము ఇది ఎక్స్టెన్షన్ పాయింట్ డిపాజిట్ చేసిన ఫండ్ యొక్క బేస్ కేసు ఇది ఇది క్యాలిక్యులేట్ బోనస్ ఎక్స్టెన్షన్ పాయింట్ వద్ద అమలు చేయబడే ఎక్స్టెండెడ్ కేసు అది ఎక్స్టెండెడ్ రిలేషన్షిప్ యొక్క ప్రాథమిక భావన LMS లో కొన్ని రకాల సెలవులు ఈ విధంగా ఉంటాయని మనకు తెలుసు - అవి కొన్ని షరతులను లోబడి ఆమోదించబడతాయి ఉదాహరణకు ప్రసూతి సెలవు కోసం ఖచ్చితంగా ధృవీకరణ అనేది అవసరం ఉద్యోగి ఇప్పడు గర్భవతేనా కాదా అలాగే అనారోగ్య సెలవు కు ఆ ఉద్యోగి నిజంగా అనారోగ్యంతో ఉన్నాడా వైద్య పరిస్థితి ఇప్పుడు ఎలాఉంది డాక్టర్ పరీక్షించాడా లేదా తెలియజేసే ధృవీకరణ పత్రం అవసరం అదేవిధంగా పేరెంటల్ లీవ్ కోసం బిడ్డ జన్మించినట్లుగా ధృవీకరణ పత్రం అవసరం అటువంటివాటిని చెక్ రిపోర్టు ఉంచుతూ దానిని అప్రూవ్ లీవ్ లో చేర్చాతాము అంటే లీడ్ ఒక ప్రత్యేక సెలవును ఆమోదించవలసి వస్తే అంటే వీటిలో ఒకటైన మెటర్నిటీ లీవ్ సిక్ లీవ్ పిఎల్ పేరెంటల్ లీవ్ ఈ సెలవుల్లో దేనినైనా ఆమోదించాల్సి ఉంటే ఈ చెక్ రిపోర్ట్ అవసరం మెటర్నిటీ లీవ్ సిక్ లీవ్ లకు ఇది ఒక రకమైన వైద్య నివేదిక లాంటిది కాబట్టి చెక్ మెడికల్ రిపోర్ట్ ను ఒక ఎక్స్టెండెడ్ యూజ్ కేస్ లాగా మనం మోడల్ చేయవచ్చు ఇది మెడికల్ రిపోర్ట్ చెల్లుబాటు కచ్చితత్వాన్ని పరీక్షించే పనులను చేయవలసి ఉంటుంది కానీ పేరెంటల్ లీవ్ కోసం మాత్రం మనము కొన్ని కార్పొరేషన్ పత్రాలను శిశువు పుట్టుకకు సంబంధించిన మునిసిపాలిటీ పత్రాన్ని పరీక్షించవలసి ఉంటుంది అది అప్పుడు వేరే చెక్ బర్త్ రిపోర్ట్ యూస్ కేసుగా ఉంటుంది మనం దీనిని ఒక ఎక్స్టెన్షన్ పాయింట్ గా లేదా చాలా ఎక్స్టెన్షన్ పాయింట్ల ద్వారా మోడల్ చేయవచ్చు ఇక్కడ మెటర్నిటీ లీవ్ సిక్ లీవ్ ఒక ఎక్స్టెన్షన్ పాయింట్ అవుతుంది అప్రూవ్ లీవ్ పరంగా చూస్తే ప్రసూతి లేదా అనారోగ్య పరిస్థితి ఉంటే అప్పుడు సంబంధిత చెక్ మెడికల్ రిపోర్ట్ యూజ్ కేస్ ను అమలుచేయాలి దీనిని ఈ బాణం గుర్తుతో సూచిస్తున్నాము ఇక్కడ బాణం దిశ ఎక్స్టెండ్ యూజ్ కేస్ నుండి బేస్ యూజ్ కేస్ వరకు ఉంటుంది దానిపై మళ్ళీ ఎక్స్టెండ్ గుర్తును ఉంచాము అది ఎక్స్టెండ్ రిలేషన్షిప్ అని సూచిస్తుంది దాని పైన ఎక్స్టెన్షన్ షరతు అయిన ఎక్స్టెన్షన్ పాయింట్ పేరును ఉంచాము అలా ఈ ఎక్స్టెన్షన్ పాయింట్ పేరు ఇక్కడ మెటర్నిటీ లీవ్ సిక్ లీవ్ maternity leave sick leave గా ఇక్కడి మెటర్నిటీ సిక్ లీవ్ పేర్లతో సరిపోవాలి ఇక దాని క్రింద ఈ ఎక్స్టెన్షన్ ఏ చర్య తీసుకుటుందో తెలియజేస్తాము ఈ సందర్భంలో ఇది వైద్య ధృవీకరణ పత్రాన్ని పరీక్షించటం ఇక ఇతర ఎక్స్టెన్షన్ పాయింట్ చూస్తే ఇక్కడ పేరెంటల్ లీవు ఉంది ఈ చెక్బాక్స్ రిపోర్ట్ చేయవలసిన పేరెంటల్ లీవు పరిస్థితి ఏమిటో ఈ ఎక్స్టెండ్ రిలేషన్షిప్ చూపిస్తుంది ఇక్కడ ఇది ఏమి చర్య తీసుకుంటుంది అని సూచిస్తుంది ఎక్స్టెన్షన్ అనేది తరచుగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బేస్ యూజ్ కేస్ లతో విభిన్న షరతులతో కూడిన యూజ్ కేసులను అనుసంధానించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అదే ఎక్స్టెండెడ్ యూజ్ కేస్ వేర్వేరు బేస్ యూజ్ కేసులలోని వేర్వేరు ఎక్స్టెన్షన్ పాయింట్ లతో సంబంధం కలిగి ఉండవచ్చు ఉదాహరణకు మెడికల్ రిపోర్ట్ ను పరీక్షించటం లీవ్ ని ఆమోదిస్తున్నప్పుడు జరుగుతుంది అలాగే లీవ్ ని ఉపసంహరించుకునే విషయంలో కూడా ఇది అమలు చేయవలసి రావచ్చు అసలు సిస్టమ్ ఉపసంహరణను అనుమతిస్తుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవటానికి మనం ఆ మెడికల్ రిపోర్ట్ ని పరీక్షించాలి ఇది రెండవ రకమైన రిలేషన్షిప్ ఇక యూజ్ కేస్ల మధ్య ఉండే మూడవ రకమైన రిలేషన్షిప్ జనరలైజేషన్ రిలేషన్షిప్ జనరలైజేషన్ స్పెషలైజేషన్ లేదా హైరార్కి generalization specialization or hierarchy అనే ఈ ప్రాథమిక భావనలు OOAD ప్రస్తావనలో మనం తరచుగా వింటున్నాం ఇది క్లాసేస్ మాదిరిగానే పనిచేస్తుంది ఇక్కడ బేస్ కేసు A ఉంది ఇది సబ్ యూజ్ కేసు ఇక్కడ సబ్ యూజ్ కేసు B అవుతుంది బేస్ కేస్ A స్వతంత్రంగా ఉంది దాని అమలుకు కావలసినవన్నీ అందులోనే ఉన్నాయి కానీ సబ్ కేస్ B కి A అవసరం ఉంటుంది ఎందుకంటే ఇది జనరలైజేషన్ స్పెషలైజేషన్ generalization specialization లేదా ఇన్హెరిటన్స్ ల మాదిరిగా ఈ సబ్ యూస్ కేస్ A బేస్ కేసు నుంచి అన్ని కార్యచరణలను సంక్రమించుకొంటుంది ఇక్కడ B A బేస్ కేస్ బిహేవియర్ ను ఇన్హెరిట్ చేసి దానిని భర్తీ చేయటమే కాకుండా పొడిగించటం కూడా చేయగలదు ఓవర్రైడ్ అంటే ఒకసారి యూజ్ కేస్ ను ఇన్హెరిట్ చేసినప్పుడు అది భిన్నమైన బిహేవియర్ ను కలిగి ఉంటుంది ఇది ఆ యూజ్ కేస్ ప్రారంభించే వివిధ ప్రక్రియలను కలిగి ఉంటుంది అలా సబ్ కేస్ B A నుండి సంక్రమించిన ఈ ప్రక్రియలను ఉపయోగించుకుంటుంది లేదా వాటి బిహేవియర్ ను పునఃనిర్వచించాలనుకోవచ్చు ఇది కనుక బిహేవియర్ ను పునర్నిర్వచించినట్లయితే అప్పుడు అది A బేస్ యూజ్ కేసు నుండి సంక్రమించిన ప్రక్రియలను అధిగమించటం లేదా పొడిగించాలని అనుకోవచ్చు అంటే ఇది మొదట బేస్ యూజ్ కేసులో ఉన్న ప్రక్రియలను అమలు చేసి తరువాత మరికొంత జోడిస్తుందనామాట కాబట్టి ఇక్కడ ఏవేమీ జరగటానికి అవకాశాలు ఉన్నాయంటే - ఇన్హెరిట్ అంటే ఉన్నదున్నట్లుగా ఉపయోగించటం అధిగమించటం అంటే అదే పేరును ఉపయోగించుకుంటూ వేరే ప్రక్రియలను కలిగి ఉండటం అలాగే ఎక్స్టెండ్ అంటే మొదట సంక్రమించిన ప్రక్రియలను ఉపయోగించుకొని ఆ తరవాత మరి కొన్ని జోడించటం క్లుప్తంగా B A కున్న అన్ని రిలేషన్స్ అన్ని ప్రక్రియలను సంక్రమించుకోంటుంది ఈ సందర్భంలో మనం కొన్ని ఆబ్స్ట్రాక్ట్ యూజ్ కేస్ లను చూడవచ్చు ఒక యూజ్ కేస్ కనుక వూహాజనితమైతే అయితే సాధారణంగా యూజ్ కేస్ లో ఇది ఒక అబ్స్ట్రాక్ట్ యూజ్ కేస్ అని సూచిస్తాము అబ్స్ట్రాక్ట్ యూజ్ కేస్ అంటే ఇది వాస్తవ ప్రపంచంలో ఎప్పుడూ జరగని చర్య యొక్క రూపం అయితే అనేక విభిన్న అవసరాలున్న యూజ్ కేసు లను ఏకీకృతం చేస్తూ మోడలింగ్ కోసం ఉంచబడినది అబ్స్ట్రాక్ట్ క్లాసేస్ మాదిరిగానే ఇది కూడా యూజ్ కేస్ యొక్క సాధారణ ప్రక్రియే ఉదాహరణకు మనకు అథెంటికేషన్ సిస్టం ఉందనుకోండి అంటే అథెంటికేషన్ కోసం యూజ్ కేసులు ఉన్నాయి ఇవి పాస్వర్డ్ ఆధారిత అథెంటికేషన్ కావచ్చు SMS లేక OTP ఆధారిత అథెంటికేషన్ వంటి పలు రకాల ధ్రువీకరణలు కావచ్చు ఇప్పుడు మనం వేలిముద్ర ద్వారా ధ్రువీకరణ చేయాలనుకొంటే దానికొక యూస్ కేసు ని నిర్వచించాలి అప్పుడు అది ప్రత్యేకించబడిన అథెంటికేషన్ యూస్ కేసు అవుతుంది అలా అథెంటికేషన్ యూస్ కేసు ఉపయోగించే వివిధ అల్గోరిథంలను ప్రక్రియలను అది సంక్రమించుకుంటూ వాటితోపాటు కొన్ని వేలిముద్రలు సరిపోల్చుకొనే వ్యూహాలను కూడా కలిగి ఉంటుంది ఈ విధంగా ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ద్వారా అథెంటికేషన్ యూస్ కేసు ప్రత్యేకతను పొందుతుంది LMS ఉదాహరణ ను చూసినట్లైతే ఎగ్జిక్యూటివ్ సెలవును ఎక్స్ పోర్ట్ చేసే యూస్ కేసు మేనేజర్ సెలవును ఎక్స్ పోర్ట్ చేసే ఇంకొక యూజ్ కేస్ ను పరిశీలిస్తే మనకు మరల జనరలైజేషన్ స్పెషలైజేషన్ రిలేషన్షిప్ కనబడుతుంది అలాగైతే మనం మేనేజర్ సెలవును ఎక్స్ పోర్ట్ చేయాలనుకుంటే ఎగ్జిక్యూటివ్ సెలవును ఎక్స్ పోర్ట్ చేయడానికి అవసరమైన ప్రతిదాన్ని తప్పకుండా చేయాలి అంటే దాని బేస్ కేసుని అన్నమాట దానికి అదనంగా ఈ మేనేజర్కు రిపోర్ట్ చేసే వేర్వేరు ఉద్యోగులు వారి లభ్యతకు సంబంధించిన మరింత సమాచారాన్ని కూడా ఎక్స్ పోర్ట్ చేయవలసి ఉంటుంది మనం ఎక్స్టెండ్ చేసినప్పుడు ఎక్స్ పోర్ట్ ఎగ్జిక్యూటివ్ లీవ్ యూజ్ కేస్ యొక్క ప్రక్రియాలన్నీ ఇన్హేరిట్ చేసుకొని అమలుచేయటమే కాకుండా మరిన్ని అదనపు పనులు కూడా చేస్తాము LMS లో ఉన్న అబ్స్ట్రాక్ట్ యూజ్ కేస్ గురించి చూస్తే రిక్వెస్ట్ అప్రూవ్ అలాగే అవైల్ లాంటి యూజ్ కేసులు ఉన్నట్లుగా చెప్పగలం ఇక్కడ యూజ్ కేస్ యాక్ట్ ఆన్ లీవ్ కూడా అబ్స్ట్రాక్ట్ అవుతుంది ఇవన్నీ ప్రాథమికంగా ఈ యాక్ట్ ఆన్ లీవ్ యూజ్ కేస్ యొక్క స్పెషలైజేషన్ అని చెప్పగలం యాక్ట్ ఆన్ లీవ్ యూజ్ కేస్ ప్రత్యేకత ఏమంటే ఇది సెలవుపై చేసే చర్య కాబట్టి ఇది లీవ్ స్టోర్ లో ఉండే సెలవు రికార్డును పరీక్షించే ప్రాధమిక పనులను కలిగి ఉంటుంది ఇదే పని అన్ని లీవ్ యూస్ కేసుల అమలుకు ఆచరణకు అవసరమైనది ఈ లీవ్ స్టోర్ నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను ఈ ప్రత్యేక యూస్ కేసుల లాగా అమలు చేసేకంటే మనం వాటన్నింటినీ కలిపి ఒక అబ్స్ట్రాక్ట్ యూజ్ కేస్ అయిన యాక్ట్ ఆన్ లీవ్ ను రూపొందించవచ్చు ఇప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ ఎందుకు అవసరం ఎందుకంటే కేవలం సెలవు రికార్డుల డేటాబేస్ నిర్వహణ ప్రక్రియ ఒక్కటే LMS లో దానంతటకది చేసే పని కాదు అది LMS లో నిర్వచించబడిన లేదా అనుకొన్న ప్రక్రియ కాదు ఇవన్నీ మనం LMS స్పెసిఫికేషన్ చర్చలో బాగంగా విశ్లేషణ చేస్తున్నప్పుడు తెలిసే విషయాలు సిస్టమ్ ను మంచి పద్ధతిలో సక్రమంగా నిర్వచించటానికి ఇటువంటి అబ్స్ట్రాక్షన్స్ బాగా సహాయపడతాయి యూజ్ కేసుల మధ్య రిలేషన్షిప్స్ తో పాటు యాక్టర్స్ మధ్య జనరలైజేషన్ రిలేషన్షిప్ ఉండవచ్చు అంటే ఎగ్జిక్యూటివ్ లాంటి యాక్టర్ ను ఒక మంచి ఉదాహరణగా తీసుకొంటే అతను ఒక లీడ్ ఒక యాక్టర్ అని మనం క్లాసెస్ ను గుర్తిస్తునప్పుడే తెలుసుకొన్నాము ఆ లీడ్ ఒక ఎంప్లాయ్ లాగా ఎగ్జిక్యూటివ్ చేసే ప్రతి పని చేయగలుగుతూ లీడ్ ఇంకొన్ని అదనపు పనులు కూడా చేయగలడు ఇక్కడ మరలా ఒక బేస్ ఇది బేస్ యాక్టర్ ఇది ఎగ్జిక్యూటివ్ యాక్టర్ చేసే అన్ని విధులను ఇన్హెరిట్ చేసుకొనే ఒక సబ్ యాక్టర్ లేదా స్పెషలైజ్డ్ యాక్టర్ కాని వీరందరి కన్నా లీడ్ యాక్టర్ ఇంకా ఎక్కువ చేయగలడు దానిని మేనేజర్ యాక్టర్ ద్వారా జనరలైజ్ స్పెషలైజ్ చేయవచ్చు తరచుగా కనపడే ఈ ప్రక్రియ చాలా ఉపయోగకరం ఎలాగంటే మనదగ్గర రెండు యాక్టర్స్ ఒకటి ఇక్కడ ఇంకొకటి ఇక్కడ ఉండి మనదగ్గర నాలుగు వేర్వేరు యూస్ కేసులు ఉన్నాయనుకొందాం ఈ యాక్ట ర్ ఈ రెండు ఉపయోగిస్తే ఈ యాక్టర్ ఈ నాలుగు ఉపయోగిస్తాడు ప్రాథమికంగా దీని అర్థం యాక్టర్ A1 A2 లలో A2 చేయగలిగేది ఏదైనా A1 చేయగలడని అటువంటప్పుడు స్పష్టత కోసం దీనిని విడిగా మోడల్ చేయవచ్చు అంటే ఇది A1 ఇది A2 అయితే A1 నుంచి A2 కు స్పెషలైజేషన్ ఉంది ఉన్న యూస్ కేసులన్నింటిలో ఈ రెండింటిని A1 తోనూ ఈ రెండింటిని మాత్రమే A2 తో అసోసియేట్ చేస్తాము వాస్తవానికి మనం ఈ అసోసియేషన్ ను గీయడం లేదు ఎందుకంటే A2 A1 అయినందున ఈ యూజ్ కేసలన్నీ కూడా A2 తో అసోసియేట్ అయిఉంటాయని సూచనప్రాయంగా మనకు అర్ధమవుతుంది అది మోడల్ ను సరళతరం చేస్తూ యూజ్ కేస్ డయాగ్రమ్ కు స్పష్టతను చేకూరుస్తాయి ఈ మాడ్యూల్ సారాంశాన్ని ఇక్కడ క్లుప్తంగా చెప్పాలంటే దీనిలో యూజ్ కేస్ డయాగ్రమ్ పై మన చర్చను కొనసాగిస్తూ యాక్టర్స్ మరియు యూజ్ కేసులతో పాటు యూజ్ కేసుల మధ్య రిలేషన్షిప్స్ ఉండవచ్చని తెలుసుకొన్నాం ప్రత్యేకంగా ఇంక్లూడ్ ఎక్స్టెండ్ యూజ్ కేస్ల మధ్య జనరలైజేషన్ రిలేషన్షిప్ గురించి చర్చిస్తూ LMS సిస్టం లో ఉన్న ఉదాహరణలను కూడా చూశాము మనము ఈ చర్చను తదుపరి మాడ్యూల్లో కూడా కొనసాగిస్తాము అందులో LMS సిస్టం కు అవసరమైన యూజ్ కేస్ డయాగ్రమ్ కోసం అన్వేషణ కొనసాగిస్తూ దానిని నిర్ధారణ చయటానికి ప్రయత్నిద్దాం